చివరి వీడియోలో మనము రింగ్లోని యూనిట్లను చూశాము మనము ఫీల్డ్స్ గురించి మాట్లాడాము మరియు Q R C ఫీల్డ్స్ మరియు Z అనేది ఫీల్డ్ కాదు అని చెప్పాను కాబట్టి నేను ఫీల్డ్స్ యొక్క మరిన్ని ఉదాహరణలు రెండు ఉదాహరణలు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి చివరి వీడియోలో చివరి ఉదాహరణ గుర్తుంచుకోండి మనము రింగ్ Z mod n Z చూసాము కాబట్టి సెట్ నిర్మాణం ఖచ్చితంగా మనము గ్రూప్ విషయంలో కలిగి ఉన్నాము కాబట్టి మీరు ఇంటిజర్స్ గ్రూప్ అడిషన్ లో సబ్ గ్రూప్ n Z కలిగి ఉన్నారు మీరు కోషెన్ట్ గ్రూప్ ని తీసుకోండి అది మనము కలిగి ఉన్నా గ్రూప్ దీనిపై మనము ముల్టిప్లికేషన్ ని నిర్వహించాము మరియు అది ఆ ముల్టిప్లికేషన్ మరియు అడిషన్ లో రింగ్గా మారుతుందని మనము గమనించాము అయితే అది ఫీల్డ్ ఎప్పుడు అవుతుంది అనేదే ప్రశ్న ఇది ఎప్పుడు ఫీల్డ్ అవుతుంది ఉదాహరణకు మనం ఇలా తీసుకుందాం నేను n 2 తో ప్రారంభిస్తాను ఎందుకంటే n 1తో ఆసక్తికరంగా ఉండదు ఎందుకంటే మీకు 0 రింగ్ వస్తుంది 0 రింగ్ అనేది కన్వెన్షన్ ప్రకారం ఫీల్డ్ కాదు ఎందుకంటే మీకు ముల్టిప్లికేటివ్ గ్రూప్ అవసరం కాబట్టి యూనిట్లు కానీ ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఒక యూనిట్ కానీ మీకు కనీసం 1 నాన్ జీరో యూనిట్ కావాలి కాబట్టి nని కనీసం 2 అని తీసుకుంటాము కాబట్టి మనం n కనీసం 2 అని అనుకుంటాము కాబట్టి ముందుగా n 2తో ప్రారంభిద్దాం కాబట్టి Z mod 2 Z అంటే ఏమిటి మనకు 2 ఎలిమెంట్స్ 0 మరియు 11బార్ ఉన్నాయి మరియు ఫీల్డ్స్ లో నాన్ జీరో ఎలిమెంట్స్ ఖచ్చితంగా యూనిట్లు అయి ఉండాలి కాబట్టి ఒక నాన్ జీరో ఎలిమెంట్ 1 మాత్రమే ఉంది అది ఒక యూనిట్ వాస్తవానికి ఏమైనప్పటికీ 1 యూనిట్ 1ఏదైనా నాన్ జీరో రింగ్లో 1 ఒక యూనిట్ మరియు ఇది యూనిట్ 1 1 అనేది 1 కాబట్టి ఇది ఒక యూనిట్ కాబట్టి Z mod 2 Z అనేది ఫీల్డ్ ఎందుకంటే ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఒక యూనిట్ Z mod 3 Z దీనిని తీసుకుందాం ఇది 3 ఎలిమెంట్స్ కలిగి ఉంది 0 1 మరియు 2 నాన్ జీరో ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి అవి 1 మరియు 2 మరియు 1 ఒక యూనిట్ అని మనకు తెలుసు ఎందుకంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ లో 1 ఎల్లప్పుడూ ఒక యూనిట్గా ఉంటుంది 2 2 నేను చివరిసారి వ్రాసిన మల్టిప్లికేటివ్ పట్టికను గుర్తుంచుకుంటే 2 2 అనేది 1 నేరుగా మీరు 2 2 అని చెప్పవచ్చు మొదట 2 మరియు 2 గుణించి రెసిడ్యూ తీసుకోవచ్చు కాబట్టి ఇది 4 బార్ అంటే 1 ఇది 2 కూడా యూనిట్ అని సూచిస్తుంది Z mod 3 Z కూడా ఒక ఫీల్డ్ ఎందుకంటే ఇది 2 నాన్ జీరో ఎలిమెంట్స్ కలిగి ఉంది మరియు అవి రెండూ యూనిట్లు నేను రింగ్లో నాన్ జీరో ఎలిమెంట్స్ అని చెప్పినప్పుడు మీరు మునుపటి వీడియోలో గుర్తుంచుకుంటే ఫీల్డ్ అనేది రింగ్ అని చెప్పాను ఇక్కడ ప్రతి నాన్ జీరో ఎలిమెంట్ ఒక యూనిట్గా ఉంటుంది నిర్వచనం ప్రకారం నాన్ జీరో ఎలిమెంట్ అనేది అడిటివ్ ఐడెంటిటీ కి ఈక్వల్ కాని ఏదైనా ఎలిమెంట్ ఇది గుర్తుంచుకోవలసిన విషయం ఈ కన్వెన్షన్ లో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 0 అని పిలుస్తాము క్షమించండి 0 అనేది ఆడిటివ్ ఐడెంటిటీ మరియు1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ నాన్ జీరో అంటే ఆడిటివ్ ఐడెంటిటీ సమానం కాదు కాబట్టి Z mod 3 Z కి ఆడిటివ్ ఐడెంటిటీ 0 కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ అనేవి 1 మరియు 2 రెండూ యూనిట్లు కాబట్టి ఇది ఒక ఫీల్డ్ మనం n 4 ని చూద్దాం Z mod 4 Z అంటే ఏమిటి Z mod 4 Zలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి 01 2 3 కాబట్టి ఇక్కడ 0 జీరో ఎలిమెంట్ మిగిలినవి నాన్ జీరో ఎలిమెంట్స్ అవన్నీ యూనిట్లు అవునా కాదా 1 అన్నీ యూనిట్లు అవునా కాదా అని మీరు ఒక్కొక్కటిగా తనిఖీ చేయాలి 1 అనేది ఒక యూనిట్ ఎందుకంటే ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని కలిగివుంది 2 ఒక యూనిటా కాదా తనిఖీ చేద్దాం కాబట్టి వాటిలో 4 అంశాలు మాత్రమే ఉన్నాయి మీరు వాటిని దేనితోనైనా గుణిస్తే మీకు 1 లభిస్తుందో లేదో మనం ఒకొక్కటి గా తనిఖీ చేద్దాం కాబట్టి 2 0 అనేది 0 2 1 అనేది 2 2 బార్ 2 అనేది 4 ఈ సందర్భంలో ఇది 0 4 అంటే 0 అని గుర్తుంచుకోండి 2 3 ఇ 6 ఇది 2 కాబట్టి వాటిలో ఏదీ 1 కాదు కాబట్టి ఇది యూనిట్ కాదు కాబట్టి 2 అనేది Z mod 4 Zలో నాన్ జీరో ఎలిమెంట్ మరియు ఇది యూనిట్ కాదు కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంది అది యూనిట్ కాదు కాబట్టి 2 అనేది Z mod 4 Zలో నాన్ జీరో ఎలిమెంట్స్ మరియు ఇది యూనిట్ కాదు కాబట్టి ఈ రింగ్లో నాన్ జీరో ఇంకా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫీల్డ్ కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక నమూనాను చూడవచ్చు నేను ఇక్కడ ఒక వాస్తవాన్ని వ్రాస్తాను మరియు దీన్ని ఎలా తనిఖీ చేయాలో నేను మీకు చెప్తాను మరియు ప్రూఫ్ ను పూర్తి చేయమని మిమ్మల్ని అడుగుతాను Z mod n Z లో n కనీసం 2 అని భావించండి అప్పుడు Z mod n Z అనేది ఫీల్డ్ ఇక్కడ n ప్రైమ్ నెంబర్ అయితే మాత్రమే ఇది ఫీల్డ్ అవుతుంది కాబట్టి ఇది వాస్తవం నిజానికి ఇది ఒక అభ్యాసము దీనిని నిరూపించండి కాబట్టి ప్రస్తుతానికి నేను ప్రూఫ్ ను పూర్తిగా మీకు వదిలివేస్తాను తరువాతి వీడియోలో దీన్ని ఎలా నిరూపించాలో నేను మీకు త్వరగా చెబుతాను కాబట్టి మీరు రింగులతో పని చేయడం అలవాటు చేసుకోవడం కోసం ఇది ఒక మంచి అభ్యాసము నేను మూడు ఉదాహరణలు చేసాను 2 3 4 2 5 మరియు 6 7 మరికొన్ని ఉదాహరణలు మరియు నేను మీకు చెప్పిన వాస్తవం ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ పాత్ర పోషిస్తున్న ప్లేస్ కోసం వెతుకుతుండాలి 23 లు ప్రైమ్ నెంబర్ లు 4 ప్రైమ్ నెంబర్ కాదు నిజానికి 4 ప్రైమ్ నెంబర్ కాకపోతే 2 ఒక డివైజర్ మరియు 2 అనేది యూనిట్ కాదు కాబట్టి ఎక్కడ చూడాలనే దాని గురించి మీకు కొంత ఐడియా వస్తుంది కాబట్టి మీరు దీన్ని మీ స్వంతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను మరియు ఇది రింగులతో పని చేయడం ద్వారా మీకు కొంత సౌకర్యాన్ని ఇస్తుంది రింగ్లతో ఎలా పని చేయాలో మీకు చెప్పడానికి నేను మరొక ఉదాహరణను మళ్లీ చేయాలనుకుంటున్నాను మరియు ఆ రింగ్ ఫీల్డ్ అవునా కాదా అని తనిఖీ చేయడానికి కూడా నన్ను అనుమతిస్తుంది మరొక ఉదాహరణ రింగ్ Ziని పరిగణించండి కాబట్టి ఈ రింగ్ ని గాస్సియన్ ఇంటిజర్స్ రింగ్ అంటారు ఇది రింగ్ సిద్ధాంతం లో ముఖ్యమైన రింగ్ దీనిని గాస్సియన్ ఇంటిజర్స్ రింగ్ అంటారు ఇది గుర్తుంచుకోండి ఇది ఇంతకు ముందు నేను చెప్పాను Zi అనేది ఎలిమెంట్స్ సెట్ ఇది కాంప్లెక్స్ నంబర్స్ యొక్క సబ్ రింగ్ ఇక్కడ మీరు a మరియు b ఇంటిజర్స్ అయిన a i b రూపం యొక్క ఎలిమెంట్స్ చూస్తారు కాబట్టి యూనిట్లు ఏమిటి ఇక్కడ యూనిట్లను కనుగొనండి అది నేను ఇప్పుడు చేయాలనుకుంటున్న సమస్య మీరు రింగ్లతో పని చేయడం అలవాటు చేసుకుంటారుZi యూనిట్లను కనుగొంటారు కొన్ని స్పష్టమైన యూనిట్లు ఉన్నాయి ముందుగా వాటిని వ్రాస్తాను మీరు దీన్ని పాజ్ చేసి ఇప్పుడు వీడియోను పాజ్ చేయాలనుకోవచ్చు మరియు ఆబ్వియస్ యూనిట్లు ఏవి అనే దాని గురించి కొన్ని నిమిషాలు ఆలోచించండి మీకు కావాలంటే మీరు దాని గురించి ఆలోచించి వీడియోకి తిరిగి రావచ్చు ఆబ్వియస్ యూనిట్లు ఏమిటి 1 ఖచ్చితంగా ఉంది 1 ఒక యూనిట్ ఏదైనా నాన్ జీరో రింగ్లో 1 అనేది యూనిట్ అని మేము అంగీకరించాము 1 యూనిట్ అయిన వెంటనే మైనస్ 1 కూడా యూనిట్ అవుతుంది ఎందుకంటే మైనస్ 1 అనేది 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ గా ఉంది మైనస్ 1 కి దాని స్వంత ఇన్వర్స్ ఉంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి ఇది యూనిట్ మరొక స్పష్టమైన యూనిట్ గా ఉంది వాస్తవానికి మరో రెండు స్పష్టమైన యూనిట్లు ఉన్నాయి నేను i ని యూనిట్ అని క్లెయిమ్ చేస్తున్నాను i ఎందుకు ఒక యూనిట్ ఎందుకంటే మీరు i మైనస్ i చేస్తే గుర్తుంచుకోండి i స్క్వేర్డ్ అనేది 1 కనుక i i అనేది 1 అదేవిధంగా మైనస్ i ఒక యూనిట్ i మైనస్ iఅనేది 1 అంటే i కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంది అంటే మైనస్ i కి మల్టిప్లికేటివ్ ఇన్వెర్స్ ఉంది కాబట్టి i మరియు మైనస్ i ఖచ్చితంగా యూనిట్లు కాబట్టి ఇప్పుడు నేను ఈ క్లెయిమ్ను నిరూపించాలనుకుంటున్నాను రింగ్ Zi కి ఇతర యూనిట్లు ఏవీ లేవు అని గాస్సియన్ ఇంటిజర్స్ రింగ్ ఖచ్చితంగా 4 యూనిట్లను కలిగి ఉంది ఇతర యూనిట్లు లేవు ప్రూఫ్ ఏమిటి అటువంటి ప్రూఫ్ లో మీరు Zi యొక్క ఆర్బిటరీ ఎలిమెంట్తో ప్రారంభించాలి అది ఒక యూనిట్ అని భావించి వైరుధ్యం పొందేందుకు ప్రయత్నించాలి కాబట్టి a ib అనేది Zi యొక్క మూలకం కావచ్చు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది గాస్సియన్ పూర్ణాంకంగా ఉండనివ్వండి a ib అనేది యూనిట్ అని భావించండి అది ఒక యూనిట్ అని అనుకుందాం అంటే c id అనేది Zi లో ఉంది a ib c id 1 ఇది ఖచ్చితంగా యూనిట్ యొక్క నిర్వచనం కాబట్టి యూనిట్ అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంగీకరించే రింగ్లోని ఒక మూలకం ఒక a ib అనేది ఒక యూనిట్ అని అనుకుందాం అది ఒక ఐడెంటిటీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కలిగి ఉంది అది c id a ib c id అనేది a ibc id 1 ఇప్పుడు దీన్ని విస్తరింపజేస్తే మనకు i ad bc 1 వస్తుంది ఎందుకంటే i2 అనేది మైనస్ 1 ఇది నాకు తెలుసు ఇప్పుడు మీకు రెండు కాంప్లెక్స్ నంబర్స్ కి కాంప్లెక్స్ ఈక్వాలిటీ ఉంది అంటే వాటి రియల్ పార్ట్స్ మరియు ఇమాజినరీ పార్ట్స్ అంగీకరిస్తాయి రియల్ పార్ట్స్ మరియు ఇమాజినరీ పార్ట్స్ అంటే ఏమిటి 1 అనేది రియల్ నంబర్స్ కాబట్టి రియల్ పార్ట్ 1 ఇమాజినరీ పార్ట్ 0 ఎడమ వైపున ఉన్న ఇమాజినరీ పార్ట్స్ ac bd కాబట్టి మనకు ac bd అనేది 1 వస్తుంది ఎడమ వైపున ఉన్న ఇమాజినరీ పార్ట్ ad bc కానీ కుడి వైపున ఉన్న ఇమాజినరీ పార్ట్ 0 కాబట్టి మనం దీనిని పొందుతాము ఇది LHS యొక్క ఎడమ వైపు మరియు RHS యొక్క రియల్ మరియు ఊహాత్మక భాగాలను పోల్చడం ద్వారా లభిస్తుంది మనము దీన్ని పొందాము కాబట్టి ఇప్పుడు నేను మొదట చిన్న చిన్న కేసుల నుండి త్వరగా బయటపడతాను కాబట్టి a అనేది 0 అని అనుకుందాం a ib అనేది నేను ప్రారంభిస్తున్న సంఖ్య a అనేది 0 అని అనుకుందాం అంటే ib అనేది ఒక యూనిట్ కాబట్టి i b c id 1 ib c id 1 అంటే మనకు ibc bd 1 ఈ పెట్టే లో ఉన్న సమీకరణాలను సరళీకృతం చేస్తున్నాను ఇది bc అనేది 0కి సమానం అని సూచిస్తుంది మరియు ఇది రెండవ సమీకరణం a 0 కాబట్టి bc 0కి మరియు bd 1 కాబట్టి మనకు రెండు సమీకరణాలు వస్తాయి ప్రత్యేక సందర్భంలో ఇది ఖచ్చితంగా ఈ సమీకరణాలు a 0 కానీ bc 0 అంటే b 0 లేదా c 0 కానీ b 0 కాగలదా a 0 అనే అసమ్షన్ ఉంది b 0 అయితే అంటే a ib 0 కానీ అంటేa ib అనేది 0 ఎలిమెంట్ కానీ 0 ఎలిమెంట్ యూనిట్ కాకూడదు కాబట్టి b 0 కాకూడదు అంటే c 0 మన దగ్గర ఉన్నది మరియు bd కూడా వాస్తవానికి ఇది జరగాలి మరియు bd 1 అంటే వాస్తవానికి మనకు c అనేది 0 అవ్వాల్సిన అవసరం లేదు అయితే నేను దానిని వ్రాసాను మనం దీనిని ఉపయోగించుకుందాం మైనస్ bd 1 అంటే b మరియు d ఇంటిజర్స్ bd 1 అంటే b 1 లేదా 1 మీరు రెండు ఇంటిజర్స్ 1తో గుణిస్తే ఆ ఇంటిజర్స్ 1 లేదా 1 అయి ఉండాలి అంటే మా అసలు యూనిట్ a ib కి ఇది i లేదా మైనస్ i మనకు ఇప్పటికే తెలిసిన i మరియు మైనస్ i యూనిట్లు అని గుర్తుంచుకోండి కాబట్టి a అనేది 0 అయితే మీరు ib యూనిట్ ఉంది i లేదా 1 లేదా మైనస్ 1 కాబట్టి a ib 1 లేదా i అదేవిధంగా b 0 అప్పుడు అంటే ఒరిజినల్ యూనిట్ లో మనము aib తో ప్రారంభించిన యూనిట్లో b అనేది 0 అయితే అంటే మనము ఒక యూనిట్ iaని చూస్తున్నాము అంటే అది స్వతహాగా పూర్ణాంకం అప్పుడు a ib 1 లేదా మైనస్ 1 అవుతుంది ఎందుకంటే b అనేది 0 a ఒక యూనిట్ అది తప్పనిసరిగా 1 లేదా మైనస్ 1 అయి ఉండాలి కాబట్టి మనము ఇప్పుడు a 0 b 0 అని ఊహిస్తాము మనము ప్రాథమికంగా ఒక వైరుధ్యం ఉందని చెబుతాము అక్కడ a మరియు b రెండూ నాన్ జీరో గా ఉండే యూనిట్ ఏదీ కూడా ఉండకూడదు మీరు దీన్ని ఎలా చేస్తారు మన రెండు సమీకరణాలు ad bc 0కి అని చూద్దాం రెండవ సమీకరణాన్ని ఉపయోగించుకుందాం మనకు ad bc 0కి సమానం అంటే d b c a కి సమానం a 0 అని గమనించండి కాబట్టి నేను aతో డివైడ్ చేయగలను కాబట్టి d bca ఇప్పుడు దీన్ని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించండి కాబట్టి మొదటి సమీకరణం ac bd 1 అది మొదటి సమీకరణం కాబట్టి దాన్ని ప్రతిక్షేపిద్దాం కాబట్టి మనకు ac bd 1 ఇక్కడ d విలువ ప్రతిక్షేపిద్దాం కాబట్టి మీరు d bc a కాబట్టి ac b 2c a 1 దీని అర్థం a2 c b 2c a అంటే c a2b2 a అంటే c a a2b2 కాబట్టి ఇది సాధారణ గణన మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు పాజ్ చేసి మీ స్వంతంగా దీన్ని తనిఖీ చేయాలి ఇది చాలా సరళమైన డైరెక్ట్ క్యాలిక్యులేషన్ c a a2b2 మనము అదే విధంగా పొందుతాము ఇది నేను మీ కోసం వదిలివేస్తాను ఇక్కడ d b a2b2 దీన్ని చూడండి ఎందుకంటే మనం ad bc0 తో ప్రారంభిస్తాము కానీ మనం ఇక్కడ చేసినట్లుగా d కోసం పరిష్కరించడానికి బదులుగా మనము c కోసం పరిష్కరిస్తాము నేను ప్రాసెస్ ప్రారంభిస్తాను మరియు మీరు దాన్ని పూర్తి చేస్తారు c adb దీన్ని ac bd 1 లో ప్రతిక్షేపించండి దీన్ని ac bd 1 ని ప్రతిక్షేపించండి మరియు d ba2b2 పొందడానికి నేను ఇక్కడ చేసిన అదే గణన చేయండి ఇప్పుడు నేను a2b2 రాయడానికి బదులుగా నేను దానిని n అని పిలుస్తాను కాబట్టి n ని a2b2 అని నిర్వచిద్దాం ఎందుకంటే a మరియు b నాన్ జీరో సంఖ్యలు మరియు అవి రెండూ ఇంటిజర్స్ అని గుర్తుంచుకోండి వాటి స్క్వేర్స్ పాజిటివ్ నంబర్స్ నేను n అనేది2 తో సమానం అని క్లెయిమ్ చేస్తున్నాను ఎందుకంటే a అనేది 0 కాదు అంటే a2 కనీసం 1 కాబట్టి a అనేది కనీసం 1 లేదా a మైనస్ 1 కంటే తక్కువ లేదా సమానం ఏ సందర్భంలో అయినా a2 కనీసం 1 అదే విధంగా b2 కనీసం 1 కాబట్టి వాటి మొత్తం కనీసం 2 కాబట్టి n కనీసం 2 ఇప్పుడు మనకు మునుపటి సమీకరణాలు కూడా ఉన్నాయి c a n గా ఉంటుంది c a n a nc అని సూచిస్తుంది అదేవిధంగా d bn b nd అని అనుకుందాం కాబట్టి నేను ఈ బాక్స్ లో c an a2b2 n 2 c 2 d 2 a nc b nd కాబట్టి ఇది నాకు a2 n 2 c 2 అని చెబుతుంది ఇది నాకు b2 n 2d 2 అని చెబుతుంది ఈ రెండూ కలిసి నాకు a2b2 n 2 c 2 d 2 అని చెప్పండి నేను ఈ రెండింటిని కూడిక చేస్తున్నాను కానీ నిర్వచనం ప్రకారం a2b2 n మన దగ్గర ఉన్నది n n 2 c 2 d 2 కానీ n అనేది పాజిటివ్ ఇంటిజెర్ n అనేది కనీసం 2 కాబట్టి నేను రెండు వైపులా ఒక n ను రద్దు చేస్తాను నాకు 1 n c 2 d 2 వస్తుంది కానీ ఇది అసంబద్ధం కాదు ఎందుకు ఎందుకు ఇది అసంబద్ధం కాదు ఎందుకంటే n కనీసం 2 మరియు c 2 d 2 ఒక ఇంటిజర్ అది ఏది అయినా అది ఇంటిజర్ మనకు ఇక్కడ కనీసం 2 ఉంది పూర్ణాంకం 1కి సమానం అవుతుంది అది అసంబద్ధం ఎందుకంటే 2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదు కాబట్టి వైరుధ్యం ఏమిటి కాబట్టి a ib అనేది యూనిట్ కాదు a నాన్ జీరో మరియు b నాన్ జీరో మూలకాలు కాబట్టి ఇది మా మునుపటి వాదనను రుజువు చేస్తుంది యూనిట్లు మాత్రమే కాబట్టి నేను దానికి తిరిగి వెళ్తాను కాబట్టి క్లెయిమ్ Zi లోని యూనిట్లు 1 మైనస్ 1 i మైనస్ i ఇది కేవలం ఒక గణన మాత్రమే ఎందుకంటే ఈ కోర్సులో వివిధ గణనలు చేయాలనే ఆలోచన కూడా ఉంది మరియు రింగ్ థియరీలో గణనలు చేయడంలో మీకు సౌకర్యంగా ఉంటుందనే ఆశిస్తున్నాము కాబట్టి ప్రత్యేకించి మనము Zi ఫీల్డ్ కాదని నిర్ధారించాము ఎందుకంటే ఇందులో యూనిట్లు కాని అనేక అంశాలు ఉన్నాయి ఉదాహరణకు 1 i ఒక యూనిట్ కాదు ఇది 0 ఎలిమెంట్ కాదు మరియు ఇది యూనిట్ కాదు కాబట్టి ఇది చాలా తక్కువ యూనిట్లను కలిగి ఉంది ఇది అనంతమైన అనేక ఎలిమెంట్స్ కలిగి ఉంది కానీ 4 యూనిట్లు మాత్రమే ఉన్నాయి యూనిట్లు రింగులలో ముఖ్యమైన అబ్జెక్ట్స్ కానీ అవి చాలా తక్కువగా ఉండవచ్చు ఉదాహరణకు Z కేవలం 2 యూనిట్లు మాత్రమే ఉన్నాయి మరియు Zi లో 4 యూనిట్లు మాత్రమే ఉన్నాయి మీరో వైపు ప్రతి నాన్ జీరో ఎలిమెంట్స్ కలిగి ఉన్న ఒక యూనిట్ ని ఫీల్డ్ అని పిలుస్తారు మాకు తదుపరి క్రమంలో పాలినామియల్ రింగ్స్ అని పిలువబడే చాలా ముఖ్యమైన రింగులను పరిచయం చేస్తాము కాబట్టి నేను దీన్ని పరిచయం చేయబోతున్నాను బహుశా మీకు తెలిసి ఉండవచ్చు కానీ ఇప్పటికీ నేను కోర్సు కోసం సంజ్ఞామానాన్ని స్థిరీకరించడానికి నేను దీన్ని పరిచయం చేస్తాను మరియు ఈ కోర్సులో చాలా వరకు పాలినామియల్ రింగ్స్ గురించి అధ్యయనం చేస్తాము ఇవి ముఖ్యమైనవి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను క్రమంగా వీటిని పరిచయం చేస్తాను ఈ రోజు నేను నిర్వచనం మరియు ప్రాథమిక ఉదాహరణలను చర్చించాలనుకుంటున్నాను పాలినామియల్ రింగ్స్ ఏదైనా ప్రారంభ స్థానం కాబట్టి ఏదైనా ఆధార రింగ్పై నిర్వచించబడతాయి కాబట్టి మనము R రింగ్తో ప్రారంభిస్తాము కాబట్టి R ఒక రింగ్గా ఉండనివ్వండి మనము x అనే చిహ్నాన్ని ఉపయోగిస్తాము ఇది కేవలం ఒక చిహ్నం కాబట్టి x అనేది వేరియబుల్ లేదా కేవలం గుర్తుగా ఉండనివ్వండి దీనికి వేరే అర్థం లేదు అంటే నా ఉద్దేశ్యం దీన్ని గుర్తుగా భావించండి కాబట్టి x అనేది కేవలం ఒక చిహ్నం ఇది ఒక సంఖ్య కాదు ఇది మీకు అలవాటుపడిన ఏ సెట్లోని మూలకం కాదు ఇది కేవలం గుర్తు మాత్రమే దానికి మనం ఇచ్చే లక్షణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను పాలినామియల్ని నిర్వచించబోతున్నాను ఇది పదజాలం ఇది ఒక పాలినామియల్ x ఓవర్ R అనే రూపంలో ఉండే అధికారిక వ్యక్తీకరణ మనం పాలినామియల్ అని పిలవాలనుకుంటున్న అధికారిక వ్యక్తీకరణ ఏమిటి ఇది ఇలాంటిదే కాబట్టి a n x n వీటిని ఉదాహరణలలో వివరిస్తాను కాబట్టి ఇది స్పష్టమవుతుంది x n 1 a 1x a 0 ఈ విషయాలు ఏమిటి ఇక్కడ n అనేది నాచురల్ నెంబర్ నేను నాచురల్ నెంబర్స్ కోసం ఈ సంజ్ఞామానాన్ని ఉపయోగించబోతున్నాను మరియు నాకు నాచురల్ నెంబర్స్లో 0 ఉంటుంది కాబట్టి ఇది సెట్ 0 1 2 3 మరియు మొదలైనవి n అనేది నాచురల్ నెంబర్ n అనేది 0 కూడా కావచ్చు మరియు ఈ ఎలిమెంట్స్ a n a n 1 a 1 a 0 అనేవి రింగ్ లో ఎలెమెంట్స్ పాలినామియల్ అంటే ఇలాంటిదే పాలినామియల్ అనేది ఇలాంటి వ్యక్తీకరణ ఇక్కడ వీటిని కోయెఫిషియంట్స్ అంటారు దీన్ని అలవాటు చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఉదాహరణ 1 తీసుకుంటే R z కాబట్టి ఒక పాలినామియల్ 3x 28x 11 అది సరిగ్గా ఆ బాక్స్ ఉన్నట్లే ఉంది కాబట్టి x స్క్వేర్ చేయండి నేను n ని ఇక్కడ 2 అనుకుంటే x 2 x 1 మరియు x 0 అని తీసుకుంటున్నాను 3 8 మరియు మైనస్ 11 కోఎఫిషన్ట్స్ కాబట్టి ఇక్కడ కోయెఫిషియంట్స్ 3 8 మరియు మైనస్ 11 మరియు అవి ఇంటిజర్స్ Z ఇక్కడ పాత్ర పోషిస్తోంది అదేవిధంగా మీరు Rని Q అని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మీరు 3 2 x100 8 1 x25 3 x2 15 3ని పొందుతారు ఇది ఒక ఎలిమెంట్ పాలినామియల్ కాబట్టి ఇక్కడ కోయెఫిషియంట్స్ 3 2 8 1 3 మరియు 15 3 కోయెఫిషియంట్స్ ని అందించడంలో ఇక్కడ పరిగణించిన రింగ్ పాత్ర పోషిస్తుంది ఇది పాలినామియల్ కాదు R లో పాలినామియల్ ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి మొదటి ఉదాహరణ Z పై ఉన్న పాలినామియల్ అది Q యొక్క పాలినోమియల్ వాటి కోయెఫిషియంట్స్ కూడా రేషనల్ నంబర్స్ ని కలిగి ఉంటాయి రెండవది Z లో పాలినామియల్ కాదు ఇది Q లో పాలినామియల్ మాత్రమే అదే విధంగా మీరు i తీసుకోవచ్చు అంటే మీరు దీన్ని కొనసాగించవచ్చు మీరు రియల్ నంబర్స్ లను తీసుకోవచ్చు మీరు 2x 10 8 తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కోయెఫిషియంట్స్ 2 8 లను మీరు తీసుకోవచ్చు కాబట్టి ఇది రియల్ నంబర్స్ లపై పాలినోమియల్ కానీ రేషనల్ నంబర్స్ పై కాదు మీరు ఉదాహరణకు i x 5 8x 2 తీసుకోవచ్చు ఇది కాంప్లెక్స్ నంబర్స్ పై పాలినోమియల్ కానీ రియల్ నంబర్స్ లపై కాదు ఎందుకంటే i రియల్ నంబర్ కాదు మీరు ఇలా కూడా చేయవచ్చు మనము దీనిని తరువాత చర్చిస్తాము మనము పాలినోమియల్స్ గా కోయెఫిషియంట్స్ ని కూడా తీసుకోవచ్చు మనం తరువాత చర్చిస్తాము కాబట్టి ఇది స్పష్టంగా ఉందని నేను ఆశిస్తున్నాను పాలినామియల్ అనేది ఇలాంటి అధికారిక వ్యక్తీకరణ మాత్రమే మరియు కోయెఫిషియంట్స్ అనేవి అంతర్లీన రింగ్ నుండి వస్తున్నాయి x అనేది మనము పరిచయం చేసిన కొత్త వేరియబుల్ మరొక పరిభాషలో మనము డిగ్రీ అని పిలుస్తాము కాబట్టి పాలినోమియల్ ని సూచించడానికి సాధారణంగా f g h అనే గుర్తును ఉపయోగిస్తాము f అనేది పాలినామియల్ అని అనుకుందాం ఇది పాలినామియల్ అని చెప్పుకుందాం f యొక్క డిగ్రీ అతిపెద్ద n అంటే a n అనేది జీరో కాదు నిర్వచనం ప్రకారం పాలినామియల్ అనేది ఫైనెట్ సమ్ అని గుర్తుంచుకోండి మీరు వాటిని ఎప్పటికీ అడిషన్ చేయలేరు కాబట్టి ఇక్కడ అతిపెద్ద n ఉండాలి ఆ తర్వాత మిగిలినవన్నీ 0 అయి ఉండాలి కాబట్టి a n నాన్ జీరోగా ఉండే అతిపెద్ద n ని డిగ్రీ అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ఉదాహరణలకు తిరిగి వెళితే ఇక్కడ ఉదాహరణ 1 లో డిగ్రీ 2 ఇక్కడ రెండవ ఉదాహరణ లో డిగ్రీ 100 ఎందుకంటే నాన్ జీరో కోయెఫిషియంట్ ఉన్న అతిపెద్ద అతిపెద్ద పదం 100 ఇక్కడ మూడవ ఉదాహరణ లో డిగ్రీ 10 చివరి దానిలో ఇక్కడ డిగ్రీ 5 డిగ్రీ అంటే చివరగా నేను ఈ సంజ్ఞామానాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను Rxఅంటే R లో x పరంగా ఉండే పాలినామిల్ సెట్ ని సూచిస్తుంది ఇది మాకు ముఖ్యమైన సెట్ ఇది R కంటే వేరియబుల్ xలోని అన్ని పాలినోమియల్ ల సమితి కాబట్టి ఇది అన్ని పాలినోమియల్ ల సెట్ నన్ను అన్నింటిని నొక్కి చెప్పనివ్వండి మీరు అన్ని డిగ్రీలు అన్ని కోయెఫిషియంట్ లని తీసుకోండి ఇది నిజంగా భారీ పాలినోమియల్ R పరిమితమైన అనేక ఎలిమెంట్స్ కలిగి ఉన్నప్పటికీ ఇది భారీ సెట్ ఉదాహరణకు Z mod nZ mod 3Z Z mod 2Z కేవలం కొన్ని ఎలిమెంట్లను మాత్రమే చిన్న చిన్న 2 లేదా 3 ఎలిమెంట్లను కలిగి ఉంటుంది మీరు పొందగలిగే కోఎఫీషియెంట్ల సమితి పరిమితమైనది కానీ డిగ్రీ ఏకపక్షంగా పెద్దది అయినందున Rx అనేది ఇన్ఫైనట్ సెట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు xx2 x3x4 x5 వరకు ఇవి అన్ని ఎలిమెంట్స్ x1000మొదలైన వాటిని కలిగి ఉన్నట్లు మీరు తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ Rx లో ఉన్నాయి R అనేది నాన్ జీరో అయినంత కాలం R అనేది నాన్ జీరో అని నేను ఊహిస్తాను దానిలో 0 లేదు అప్పుడు మీకు ఈ అంశాలన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫినిటీ సెట్ తదుపరి వీడియోలో మన లక్ష్యం దీనికి రింగ్ నిర్మాణం ఇవ్వడం కాబట్టి ఇది ప్రస్తుతం అన్ని పాలినోమియల్ సెట్ మాత్రమే మనము పాలినోమియల్లను అడిషన్ చేయటం పాలినోమియల్ల మల్టిప్లికేషన్ గురించి మాట్లాడిన తర్వాత మరియు ఈ అడిషన్ మల్టిప్లికేషన్స్ కు అవసరమైన లక్షణాలను కలిగి ఉందని మనము ధృవీకరించాము అది రింగ్ అవుతుంది కాబట్టి మనము దానిని పాలినామియల్ రింగ్ అని పిలుస్తాము కాబట్టి ఇది మాకు రింగ్ల యొక్క ముఖ్యమైన తరగతి మరియు వీటి గురించి మనము ఈ కోర్సులో చాలా దృష్టి పెడతాము నేను ఈ రోజు వీడియోను ఇక్కడితో ఆపివేస్తాను ధన్యవాదాలు